అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై ఎన్పీటీఈఎల్ ఎంఓఓసీ కోర్సుకు తిరిగి స్వాగతం నేను రవిచంద్రన్ నేను మీకు కోర్సు కోర్సు ఇస్తున్నాను మనము ఈ కోర్సు యొక్క రెండవ వారంలో ఉన్నాము ఆపై ఈ వారం లో చివరి రెండు ఉపన్యాసాలు ఉన్నాయి ఆపై గత రెండు ఉపన్యాసాలలో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్ నుండి మనకు కొనసాగింపు ఉంటుందని అనుకున్నాను ఒత్తిడిని నిర్వహించడం కాకుండా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్ కొనసాగింపులో ఒత్తిడికి సంబంధించినది తరువాతి రెండు ఉపన్యాసాలలో మనం ఒత్తిడిని పరిశీలిస్తాము ఆపై మనం ఎలా నియంత్రించగలము ఎలా పర్సనాలిటీ ని అభివృద్ధి చేయడానికి మరియు సాఫ్ట్ స్కిల్స్ను కూడా అభివృద్ధి చేయడానికి మనం ఒత్తిడిని ఉపయోగించవచ్చు ఇప్పుడు నేను ప్రారంభించడానికి ముందు మునుపటి ఉపన్యాసంలో మనం చేసిన వాటిని త్వరగా తిరిగి పొందాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలో కాన్ఫ్లిక్ట్ లను పరిష్కరించే ఇతర మార్గాలను నేను చర్చించాను మునుపటి వాటిలో నేను సంఘర్షణలను పరిష్కరించే సాధారణ మార్గాల గురించి మాట్లాడాను ముఖ్యంగా నేను నొక్కి చెప్పిన పరిష్కారం గురించి కాకుండా నొక్కి చెప్పిన అవసరం గురించి మాట్లాడాను అప్పుడు నేను ఇంట్రాపర్సనల్ మరియు ఇంట్రాగ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ టైప్స్ గురించి కూడా మాట్లాడాను అన్నింటికన్నా కష్టతరమైనది వ్యక్తిగత బంధం అనే వాస్తవాన్ని నేను నొక్కి చెప్పాను లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్ లను జయించడం చాలా కష్టం పరిష్కరించడం కష్టం తరువాత మనం కాన్ఫ్లిక్ట్ లను ప్రతికూల దృక్పథంలో కాకుండా ప్రతికూల దృక్పథంలో ఎందుకు చూస్తామో మరియు మీరు కాన్ఫ్లిక్ట్ లను సానుకూల దృక్పథంలో ఎందుకు చూడాలి అని చర్చించాను ఆపై కాన్ఫ్లిక్ట్ కు ఈ సానుకూల దృక్పథాన్ని మనం అభివృద్ధి చేయగలిగితే నేను సూచించాను కాబట్టి అధిక స్థాయి ఉత్పాదకతకు ఇది నిజంగా అవసరమని మీరు గ్రహిస్తారు ఇది సంబంధాలలో సాన్నిహిత్యాన్ని సులభతరం చేస్తుంది ఆపై అది మీ కోసం వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు కొన్ని పరిష్కార రకాలు నివారించడం సర్దుబాటు చేయడం దాడి చేయడం సహకరించడం పోటీ చేయడం మరియు తరువాత రాజీపడటం వంటి చాలా త్వరగా చర్చించబడ్డాయి ఉత్తమమైనది ఏమిటంటే మీరు సహకరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితేఇది బహుశా ఉత్తమమైనది కానీ అప్పుడు నేను పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మీరు చేయవలసి ఉంటుందని కూడా చెప్పాను సౌకర్యవంతంగా ఉండండి కొన్నిసార్లు మీరు రాజీ పడాల్సి రావచ్చు ముఖ్యంగా కుటుంబ సంబంధాలు మరియు తరువాత స్నేహం పరంగా సంఘర్షణ పరిష్కరించడానికి కొన్నిసార్లు మీరు త్యాగం చేస్తారు చివరికి మీరు విభేదాలను పరిష్కరించడంలో నిపుణుడిగా మారడానికి ప్రయత్నించాలని నేను చెప్పాను కాన్ఫ్లిక్ట్ లను స్వీకరించడానికి ప్రయత్నించండి మీ సామర్థ్యాలను పరీక్షించుకోండి ఆపై వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి అని నేను సూచించాను కాన్ఫ్లిక్ట్స్ చివరకు మీ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడానికి దాచిన అవకాశాలు మరియు సంఘర్షణలు సామరస్యపూర్వకమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడతాయి మరియు ఈ రెండు అంశాలు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయానికి నిజంగా ముఖ్యమైనవి మీలో ఒక అద్భుతమైన నాణ్యత కోసం చూస్తున్నట్లయితే ఆ నాణ్యతను మాత్రమే అతను కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ స్కిల్స్ గల ఉద్యోగానికి మిమ్మల్ని ఎన్నుకునే విషయంలో మీకు చాలా ప్రాముఖ్యత ఇవ్వగలడు ఇప్పుడు దానితో పాటు మీరు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ లో మంచివారైతే మీకు ఎక్కువ పని లేదా అదనపు పని ఇచ్చినప్పుడల్లా లేదా మీకు కొత్త రకమైన పని ఇచ్చినప్పుడల్లా మీరు ఒత్తిడికి గురికాకూడదని కూడా అతను ఆశిస్తాడు కాబట్టి ఒత్తిడిని ఎదుర్కోవటానికి మీకు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయని కూడా అతను ఆశిస్తాడు కాబట్టి ఇందులో అలాగే తదుపరి దానిలో మనం మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాముఆపై ఒత్తిడి అంటే ఏమిటో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఒత్తిడి గురించి ఒక రకమైన సెల్ఫ్ అవార్నెస్ వైపు చాలా మంది ప్రజలు ఓహ్ అని అనుకుంటారు

ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆపై మీరు దానికి ఎలా స్పందిస్తున్నారో మీరు చూస్తారు మరియు మీ ప్రతిస్పందనను బట్టి మీరు ఫ్రీక్వెన్సీని గమనించవచ్చు ఉదాహరణకు మీకు ఎన్నిసార్లు ఈ రకమైన లక్షణాలు ఉంటాయి అప్పుడు మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారా తక్కువ ఒత్తిడిలో ఉన్నారా లేదా అంతగా ఒత్తిడిలో లేరా అని అంచనా వేయగలుగుతారు ఇప్పుడు ఒత్తిడి గురించి మీకు సెల్ఫ్ అవేర్నెస్ కలిగించే ప్రశ్నలు ఏమిటి ఇప్పుడు కొన్ని ప్రశ్నలను చూడండి నాకు చాలా ప్రశ్నలు అడగబడవు కానీ కొన్ని ప్రశ్నలు సాధారణంగా ఉంటాయిః మీరు ఇతరులతో కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఉదయం లేచి ఆపై మిమ్మల్ని కలిసిన మొదటి వ్యక్తి అతన్ని లేదా ఆమెను తిట్టండి మీరు చాలా చిరాకు పడతారు ఆపై మీరు ఆ వ్యక్తిని బాధపెడతారు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఏమి తప్పు అని ఆశ్చర్యపోతారు మీకు తరచుగా తలనొప్పి వస్తుందా కాబట్టి తలనొప్పి మానవులందరికీ అప్పుడప్పుడు వస్తుంది మరియు ఇది సాధారణమైనది కానీ అప్పుడప్పుడు మీకు తలనొప్పి వస్తుంది ఆపై మీకు ఈ చీలిక తలనొప్పి వస్తుందా ఇది చాలా కష్టం మరియు అప్పుడు మీరు విషయాలపై దృష్టి పెట్టలేరు మీకు అర్థమవుతోందా మీరు అకస్మాత్తుగా మీ బరువును తగ్గించుకుంటున్నారా లేదా మీ బరువును పెంచుకుంటున్నారా మరియు రెండూ మళ్ళీ మీ ఆహారపు అలవాటుతో ముడిపడి ఉన్నాయి అకస్మాత్తుగా మీరు అమితంగా తినడం ప్రారంభిస్తారా అంటే మీరు ఏదైనా లాగా అతిగా తినడం ప్రారంభిస్తారు లేదా అకస్మాత్తుగామీరు తినడంపై ఆసక్తిని పూర్తిగా కోల్పోతారు ఆపై మీరు తినడం మానుకుంటారు ఆపై మీరు కనీసంగా తింటారు లేదా మీరు జంక్ ఫుడ్ అని పిలవబడే వాటిని తింటారు మరియు మీరు మీ ఆరోగ్యానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు మరి మీకు తరచుగా జలుబు వస్తుందా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ఆపై మీరు అనారోగ్యానికి గురైనప్పటికీ కోలుకోవడానికి సమయం తీసుకునేది మీరేనా మీరు అన్ని సమయాలలో మంచం మీద ఉంటారు అప్పుడు మీరు దాని నుండి బయటకు రాలేరు ఆపై మీరు బయటకు వచ్చినప్పటికీ మీరు అలసిపోతారు ఆపై మీరు ఉత్తేజకరమైన శక్తితో తిరిగి వెళ్ళలేరని మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు ప్రజలను అలా కేకలు వేస్తారా మరి రాత్రిపూట మీరు బాగా నిద్రపోతున్నారా రాత్రిపూట నిద్రపోవడంలో మీకు సమస్య ఉందా మీరు అకస్మాత్తుగా ఒక పీడకల లేదా ఒక రకమైన కలతపెట్టే ఆలోచనతో లేస్తారా ఆపై మీరు అస్సలు నిద్రపోరు లేదా చెత్త పరిస్థితి మీకు సమస్య ఉందిమీరు మీ వంతు ప్రయత్నం చేసినప్పటికీ మీరు పరిసరాలను మార్చుకున్నప్పటికీ మీరు చాలా లోతుగా నిద్రపోలేరు ఇది నిద్రకు అంతరాయం కలిగించే సమస్య మాత్రమే కాబట్టి మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా మీరు తరచుగా కీలను కోల్పోయే వ్యక్తా లేదా కీలను తప్పుగా ఉంచి వెతుకుతున్నారా పెన్నులు ఉదాహరణకు చాలా తరచుగా పెన్నులు పోతాయి ఈ రోజుల్లో మొబైల్స్ మీరు మీ మొబైల్లను తప్పుగా ఉంచుతున్నారా లేదా మీరు తరచుగా మీ మొబైల్ను కోల్పోతున్నారా మొబైల్ను 10 సంవత్సరాల పాటు ఉంచుకునే వ్యక్తులు ఉన్నారుః వారు కొనుగోలు చేసిన మొదటిది ఇతరులు కూడా ఉన్నారు వాస్తవానికి వారు దానిని ఫ్యాషన్ ప్రకారం మారుస్తారు కానీ వారు మొబైల్లను కోల్పోతున్నందున మారుతున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు ఆ రకమైన వారా ఆపై సాధారణంగా మీరు చేసే ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారా తరచుగా మీరు ప్రజలపై ఆసక్తిని కోల్పోతారు మరియు కొన్నిసార్లు మీరు కొంతమందిని కలవడానికి భయపడుతున్నారా మీరు ఒకే సమయంలో చాలా ఇమెయిల్లు చాలా ఫోన్ కాల్స్ చాలా ఉద్యోగాలకు హాజరు కావాల్సి వచ్చినప్పుడు మీకు కోపం వస్తుందా ఆపై ఎవరైనా మిమ్మల్ని అవుట్లెట్ కోసం పిలిచినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు తరచుగా మానసిక క్షోభకు గురవుతారా ఎవరైనా పార్టీకి కూడా పిలుస్తారు నేను వచ్చి ఈ పార్టీని ఆస్వాదించలేని మానసిక స్థితిలో లేనని మీరు చెబుతారు అలాంటప్పుడు మీరు తరచుగా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారా మీ సమాధానం చాలా ప్రశ్నలకు అవును అయితే మరియు ఫ్రీక్వెన్సీని బట్టి హై ఫ్రీక్వెన్సీ మీడియం ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ ఉంటే మీరు నిజంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పవచ్చు మీరు ఒత్తిడికి గురవుతారు ఆపై నేను ప్రశ్నలు అడిగిన కొన్ని మార్గాల్లో మీరు ఎంత తరచుగా ప్రవర్తిస్తారనే దానిపై ఆధారపడి మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి మీరు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో మీకు తెలుసు అధిక ఒత్తిడి మధ్యస్తంగా ఒత్తిడి లేదా తక్కువ ఒత్తిడి ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను కూడా కొన్ని సందేహాలను తొలగించడానికి ప్రయత్నిస్తాను మనమందరం ఒత్తిడికి గురవుతున్నామా అవును మరియు నేను దీని గురించి మరింత మాట్లాడబోతున్నాను కానీ మనం దానికి వెళ్ళే ముందు ఈ ఒత్తిడి ఏమిటి ఒత్తిడి అనేది మానసిక ఒత్తిడి మానసికంగా మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు ఇది భావోద్వేగపరమైన ఆందోళన మీరు చాలా ఆందోళన చెందుతున్నారు మీరు ఆందోళన చెందుతున్నారు ఆపై శారీరకంగా ఈ ఒత్తిడి మీపై దాడి చేసినప్పుడు అది ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తుంది ఇప్పుడు ఇవన్నీ పరిస్థితుల డిమాండ్ల మధ్య అసమతుల్యత కారణంగా సంభవిస్తున్నాయి అంటే పర్యావరణం మరియు దానిని నిర్వహించగల వ్యక్తి సామర్థ్యం నుండి మీకు డిమాండ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు నిర్దిష్ట ఊహించిన పద్ధతిలో ప్రతిస్పందించమని అడిగే డిమాండ్లనుమీరు భరించలేరు అప్పుడు మీరు ఒత్తిడికి గురవుతారు ఒత్తిడిని చూడటానికి మరొక మార్గాన్ని చూడండి ఒత్తిడి అంటే ఏమిటి మీరు ఒక గంటలో విమానాశ్రయానికి చేరుకోవాల్సిన పరిస్థితిని ఊహించుకోండి కాని ఒక గంట్ m త్రమే ఉంది కానీ దానికి ముందు మీరు మీ ఆఫీసులో 50 ఫైళ్ళపై సంతకం చేయాలి హాగ్ 10 మంది తో మీరు లేనప్పుడు వారు ఏమి పని చేయాలో వారికి చెప్పండి మరియు కొంతమంది వ్యక్తులు ఉన్నారు పనిని ఎవరు చేస్తున్నారు మరియు వారు పనిని పూర్తి చేసే వరకు మీరు వేచి ఉండాలి ఆపై మీకు ఉందివాటిలో కొన్నింటిపై సంతకం చేయండి ఆపై మీరు పూర్తి చేశారని అనుకుందాం సరే చివరి నిమిషంలో మీరు అవన్నీ పూర్తి చేసారు ఆపై మీరు కారులో ఉన్నారు మీరు ఇప్పుడే వెళ్తున్నారు కానీ కారు దాని ప్రకారం వెళ్ళడం లేదు ట్రాఫిక్ జామ్ ఉన్నందున మీరు విమానాశ్రయానికి చేరుకోగల అంచనా వేగానికికాబట్టి ఇది చాలా నెమ్మదిగా కదులుతోంది మీరు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటారు మరియు మీరు విమానాశ్రయానికి చేరుకోబోతున్నప్పుడు మీ భార్య నుండి భయాందోళన కాల్ వస్తుందిఆమె అనారోగ్యంతో ఉందని ఆమెతో ఆసుపత్రికి వెళ్లడానికి మీకు కొంత సమయం ఉందా అని ఆమె తెలుసుకోవాలనుకుంటోంది ఎందుకంటే ఆమె కొత్త ప్రదేశంలో ఉందని ఆపై ఆమెకు ఆ భాష తెలియదని అనుకుందాం వారు మాట్లాడతారు ఆపై మీరు వెంట రావాలని ఆపై వైద్యుడితో మాట్లాడాలని ఆమె కోరుకుంటుంది ఆమె భయపడుతుందిఆసుపత్రికి వెళ్లడం ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు ఆ ముఖ్యమైన ప్రయాణాన్ని కోల్పోతారా మీరు వెళ్లి మీ భార్యను కలుస్తారా దీన్ని నిర్వహించే విమానాన్ని మీరు పట్టుకోగలరా కాబట్టి ఈ విషయాలన్నీ పరిష్కారాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఎవరినైనా అప్పగించవచ్చుదానికి హాజరు కావడానికి మీ భార్యకు దగ్గరగా మీరు విమానానికి సంబంధించి వేగంగా వెళ్లడం ద్వారా కానీ ఆ సమయంలో మీ మనస్సు ప్రత్యేకంగా కాల్ వచ్చినప్పుడు మరియు ఆసుపత్రికి వెళ్లడానికి మీ ఉనికి అవసరమని చెప్పినప్పుడు ఆలోచించదు ఆపై మీరుఇక్కడికి వెళ్లాలి మీరు భావోద్వేగ గందరగోళం లో మానసిక ఒత్తిడిలో ఉన్నారు అప్పుడు మీకు ఏమి చేయాలో తెలియదు కాబట్టి అది ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇప్పుడు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు రకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కానీ అప్పుడు మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం మానవుడు మాత్రమే ఒత్తిడికి గురవుతారా ఉదాహరణకు మొక్కలు మరియు జంతువుల గురించి అవును వాస్తవానికి మొక్కలు కూడా ఒత్తిడికి గురవుతాయి విత్తనాలు నాటబడి ఆపై ఉపరితల నీటిని సరిగ్గా నీరు పోయలేదు లేదా పోసారు అని అనుకుందాం కానీ అప్పుడు ఎవరైనా కొన్ని రాళ్ళు లేదా ఏదైనా వేస్తారు విత్తనాలు పెరగలేవు అది ఒత్తిడిలో ఉంటుంది ఇప్పుడు తగినంత సూర్యకాంతి లేదు తగినంత నీరు పోవడం లేదు తగినంత ఎరువులు ఇవ్వడం లేదు కాబట్టి మీరు మొక్కకు ఒత్తిడి ఇస్తున్నారు కాబట్టి కొన్ని మొక్కలు బయటకు వచ్చి తరువాత మనుగడ సాగిస్తాయి కానీ కొన్ని మొక్కలు చనిపోతాయి ఆకులు ఎండిపోయి వాటి శక్తిని కోల్పోతాయి అవి పెరగవు అవి కింద పడిపోతాయి ఇప్పుడు మొక్కలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి కానీ జంతువుల గురించి పక్షుల గురించి ఏమిటి అవును అన్ని జీవుల మీద దాడి చేసే ఒక రకమైన బాహ్య ఉద్దీపనలు ఉన్నప్పుడు అప్పుడు వారు దానికి ప్రతిస్పందించడానికి సవాలు చేయబడతారు కాబట్టి వారు ఒత్తిడిలో ఉంటారు మీరు సీతాకోకచిలుక ను పట్టుకున్నప్పుడు లేదా చిన్న పిల్లలు వాటిని పట్టుకుని ఆడుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా సీతాకోకచిలుక విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది మీరు దానిని వదిలివేస్తారా ఆ తర్వాత అది బ్రతికేస్తుందా మీరు బ్రతికేస్తారా అని ఆలోచిస్తున్నారు మీరు సీతాకోకచిలుక రెక్కలను పాడు చేస్తార తద్వారా అది ఎగరడానికి దాని శక్తిని కోల్పోతుంది మీరు ఏమి చేయబోతున్నారు అది విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది ఉదాహరణకు మీకు గుర్రపు స్వారీ వంటి సాధారణ క్రీడలు కూడా గుర్రం విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది బహుశా అది అలసిపోయి ఉండవచ్చు కానీ అప్పుడు మీరు గుర్రం వేగంగా పరిగెత్తి రేసును గెలవాలని కోరుకుంటారు అది వేగంగా పరుగెత్తకపోతే మీరు ఓడించబోయే రేసులో గెలిస్తే మీరు కిక్ చేయబోతున్నారని తెలుసు కాబట్టి అది కిక్ పొందడానికి భయపడుతుంది మీరు శారీరక ఒత్తిడిని ఇవ్వబోతున్నారు అది ఒత్తిడిలో ఉంది ఆవును పాలు పట్టడం వంటి మరొక సాధారణ పనిని చూడండి ఆవు కూడా ఒత్తిడిలో ఉంది ఆవు ఎందుకు ఒత్తిడిలో ఉంది ఎందుకంటే మీరు మొత్తం పాలను బయటకు తీస్తే అది దూడకు ఏమి ఇవ్వాళి అని ఆలోచిస్తోంది కాబట్టి మీరు ఆ విధంగా చూస్తే అది మానవులు మాత్రమే కాదు అన్ని మొక్కలు అన్ని జంతువులు ఒత్తిడిపై ఆధారపడి పర్యావరణం నుండి అవి పొందుతున్న ఉద్దీపన అవి ఒత్తిడికి గురవుతాయీ ఇప్పుడు మరొక ప్రశ్నకు వస్తే ఒత్తిడి గురించి అపోహ ఉంది ప్రజలు నన్ను ఈ ప్రశ్న అడుగుతారుః కొన్ని రకాల మానవులు మాత్రమే ఒత్తిడికి గురవుతారా ముఖ్యంగా నిర్వహణలో చాలా చర్చించబడిన ప్రసిద్ధ మానసిక రకాలు కూడా ఉన్నాయి అవి టైప్ A టైప్ B మరియు టైప్ AB వ్యక్తిత్వాలు కాబట్టి రకం A అనేది చాలా దూకుడుగా విషయాలను కోరుకుంటుంది ఆపై చాలా విషయాలను వేగంగా సాధించాలనుకుంటుంది కాబట్టి అన్ని సమయాల్లో ఒత్తిడికి లోనయ్యే రకం A వ్యక్తి అని ఒక రకమైన ఆలోచన ఉంది దీనికి విరుద్ధంగా B రకం వ్యక్తి సాధారణంగా రిలాక్స్డ్ సహనశీలి రకానికి చెందిన రోగిని మరియు B రకం వ్యక్తికి ఎటువంటి ఒత్తిడి రాదు లేదా అంతగా రాదు అని వారు చెబుతారు వారు చెప్పే రకం AB సాధించేది కానీ ఒత్తిడితో కాదు కార్యాలయ పనితో పాటు పని జీవితం కుటుంబాన్ని ఎలా సమతుల్యం చేయాలో AB రకం వ్యక్తి నేర్చుకున్నాడు కాబట్టి ఈ రకమైన AB వ్యక్తి దాదాపుగా ఎటువంటి ఒత్తిడిని పొందడం లేదని వారు చెబుతారు ఇప్పుడు నేను చెబుతాను మీరు నమ్మకూడదు అప్పుడు మీరు ఒక రకం A వ్యక్తి లేదా రకం B వ్యక్తి లేదా రకం AB వ్యక్తి అని ఆలోచించకూడదు ఇప్పుడు కొన్నిసార్లు వారు ఇది బ్లడ్ గ్రూపుతో ముడిపడి ఉందని చెబుతారు అప్పుడు మీరు సులభంగా మీకు ఏ రకమైన బ్లడ్ గ్రూప్ ఉందో తెలుసుకోండి ఆపై మీరు దానిని దానితో అనుసంధానించవచ్చు నేను మీకు చెప్తున్నాను A రకం రక్త సమూహం చాలా సోమరితనం చాలా ప్రశాంతత చాలా ప్రశాంతత మరియు ఏమీ చేయకపోవడం నేను చూశాను ఆపై టైప్ B వ్యక్తు లు మరింత చురుకుగా మరింత శక్తివంతంగా మరియు మరింత సాధించే విధంగా ఉంటారు కాబట్టి బహుశా టైప్ A వ్యక్తి అని చెప్పబడిన వారిలో లో కొంత పదార్ధం ఉండవచ్చు దాన్ని పొందే వ్యక్తి మనం దానిని ఈ విధంగా తీసుకోవాలి బహుశా ఎక్కువ దూకుడుగా తక్కువ సమయంలో విషయాలను సాధించడంలో ఎక్కువ ఆసక్తి ఇతరులకన్నా ఎక్కువ ఒత్తిడిని పొందే అవకాశం ఉంది కానీ మీరు అంతగా నమ్మాలని నేను చెప్పను ఎందుకంటే నేటి వాతావరణంలో మనపై చాలా విషయాలతో పూర్తిగా బాంబు దాడి జరుగుతోంది ఉదాహరణకు మీకు ఇమెయిల్లు అక్షరాలు అందుతున్న సమాచార ఓవర్లోడ్ను తీసుకోండి మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ కాల్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వండి మెసెంజర్ నవీకరణలు మన వద్దకు వస్తాయి మీకు వచ్చే ఫేస్బుక్ నవీకరణలు ఆపై మీరు ఎన్ని విషయాలకు ప్రతిస్పందిస్తారు ఆపై హోంవర్క్ అసైన్మెంట్స్ మరియు తరువాత మీరు చేయాల్సిన ఉద్యోగాలు మరియు అది కాకుండా మీరు చేయాల్సిన వ్యక్తిగత విషయాలు కాబట్టి అన్ని విషయాలు మీరు టైప్ A టైప్ B లేదా టైప్ AB అయినా మీకు ఒత్తిడిని కలిగిస్తాయి మీ వ్యక్తిత్వాన్ని బట్టి తప్పించుకునే మార్గం లేదు మీకు ఎక్కువ ఒత్తిడి లేదా తక్కువ ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడికి గురవుతారు కాబట్టి దాని గురించి స్పష్టంగా ఉండండి ఇప్పుడు తదుపరి విషయం ఏమిటంటే మీరు ఒత్తిడి పొందబోతున్నట్లయితే మీరు టైప్ A లేదా టైప్ B లేదా AB వ్యక్తి అయినా మీరు దానిని ఎలా నిర్వహిస్తారు అంతకు ముందు మనం అడగాల్సిన మరో ప్రశ్న ఏమిటంటే ఒత్తిడి చెడ్డదా లేదా మంచిదా కొంతమందికి ఒత్తిడి అనేది ఎల్లప్పుడూ చెడ్డది అనే అపోహ ఉంటుంది అప్పుడు ప్రజలు ఒత్తిడి ఎలా మంచిదని అనుకుంటారు గుర్తుంచుకోండి మిమ్మల్ని ఉత్సాహపరచడానికి కొన్ని ఒత్తిళ్లు అవసరం ఉదాహరణకు మీరు ఒక ప్రసంగం ఇవ్వాల్సి వస్తే కొన్నిసార్లు మీరు మీ గొంతు ఎండిపోతోంది అని భావించడం సాధారణం కొన్నిసార్లు మీకు తరచుగా బాత్రూమ్కి వెళ్లాలని అనిపించవచ్చు కొన్నిసార్లు మీకు మీ పెన్నుతో ఆడుకోవాలని అనిపించవచ్చు లేదా మీ జేబు చేతులు లోపలికి వెళ్లి మీకు తెలియకుండా ఏదైనా చేయవచ్చు మీరు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ పరంగా అంత మంచిది కాని పని చేయవచ్చు అయినప్పటికీ మీరు తేలికపాటి ఒత్తిడికి గురవుతున్నారని ఇది సూచిస్తుంది కానీ ఆ ఒత్తిడి మీలో ఈ పోరాటం లేదా ఫైట్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది మరియు ఇది మీకు వార్మ్ అప్ చేయడానికి సహాయపడుతుంది మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు మీరు ఆ ఒత్తిడిని ఉపయోగించకపోతే మానవుడు అంతర్గతంగా సోమరితనం అని మానవులలో మరొక అంశం ఉందని అర్థం చేసుకోండి అంటే మానవులు సాధారణంగా మీరు ఏ పని ఇవ్వకపోతే మీరు వారిని నెట్టకపోతే వారు సోమరితనం కలిగి ఉంటారు అప్పుడు మీరు చాలా కష్టపడి పని చేస్తున్న చాలా ప్రేరణతో చాలా సాధిస్తున్న వ్యక్తుల గురించి అడగవచ్చు నిజానికి వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారనేది నిజం ఎందుకంటే వారు ఒక రకమైన వృద్ధి మనస్తత్వం ను సృష్టించారు వారు స్వీయ వాస్తవికత మరియు అన్నింటికీ వారి మార్గంలో ఉన్నారు కానీ మీరు వారికి ఒక ఎంపిక ఇస్తే పని లేకుండా ఈ విషయాలన్నింటినీ మీకు అందించడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తున్నాను ఆపై మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా మీరు ఉండాలనుకుంటున్నారా కాబట్టి ఒకరి లక్ష్యం కేవలం భౌతిక లక్ష్యం అని అనుకుందాం ఉదాహరణకు నేను ఒక కారు కొనాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు ఈ కారును బహుమతిగా ఇస్తున్నానని మీరు చెబుతారు మీ జీవితంలో అంతటితో ఆగితే మీరు ఏమి చేస్తారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో మనిషి సోమరితనం కలిగి ఉంటాడు మీరు ఇచ్చిన తర్వాత ముందుకు సాగకపోతే ఇప్పుడు మీరు మిగిలి ఉన్నారని చెబితే మీరు ఏదైనా పని చేయకున్నా కానీ మీకు బంగ్లా కావాలంటే మీరు ఇలా పని చేయాలి నా ఇంట్లో 16 గంటలు ఈ పని చేస్తూ వచ్చే 5 సంవత్సరాలు నేను బంగ్లాను ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు ఆ వ్యక్తిని నెట్టివేస్తున్నారు మీరు నిజంగా ఆ వ్యక్తిని అలా చేయడానికి ప్రేరేపిస్తున్నారు మీరు కూడా తేలికపాటి ఒత్తిడిని ఇస్తున్నారు అతను తనను తాను పరీక్షించుకోవాలనుకుంటున్నట్లుగానేను 13 నుండి 16 గంటలు పని చేయగలనా నేను ఈ పనిని చేయగలనా 5 సంవత్సరాలలో నేను దీన్ని చేయగలనా ఇప్పుడు మానవుని గురించి మరొక ధోరణి ఉంది ఇది పార్కిన్సన్స్ లా తో చాలా చక్కగా చెప్పబడింది ఇది ఒక రకమైన సామెతగా మారిన చట్టం పని విస్తరిస్తుందని దానిని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న సమయాన్ని పూరించడానికి దాని అర్థం ఏమిటి మీకు గడువు ఇచ్చినట్లయితే అసైన్మెంట్ ఉందని మీకు చెప్పబడుతుంది కానీ మీరు దానిని 15 రోజుల తర్వాత ఇవ్వవచ్చు ఇప్పుడు కేటాయింపుకు దాదాపు 1 గంట సమయం పడుతుంది కానీ మీకు 15 రోజుల సమయం ఉందని మీకు తెలిస్తే పని విస్తరిస్తుంది నేను ఈ రోజు దానిలో కొంత భాగాన్ని చేస్తానని మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ నేను ఇంకా కొంత భాగాన్ని వచ్చే వారం చేయగలను మరియు మొదలైనవి ఆపై 14వ రాత్రి లేదా 15వ ఉదయం వరకు మీరు ఇంకా ఆ పనిలోనే ఉంటారు కాబట్టి పార్కిన్సన్స్ చట్టంలో సూచించినది అదే మీ వద్ద ఉన్న పని పూర్తి కావడానికి అందుబాటులో ఉన్న సమయం వరకు విస్తరిస్తుంది సమయం కుదించబడిందని మీరు చెప్పినప్పుడు అప్పుడు ప్రతిదీ మారుతుంది ఉదాహరణకు మీకు ఇవ్వబడిన ఏ విధమైన గడువు అయినా మరియు ఇది తుది గడువు అని మీకు తెలుసు కాబట్టి మీరు వీలైనంత వరకు పనిలో నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు నాకు తెలుసు అని మీకు ఒక రకమైన ఆలోచన ఉంటే వారు గడువును పొడిగిస్తారా మరో 15 రోజులు ఇవ్వవచ్చు మరో 1 నెల ఇవ్వవచ్చు అప్పుడు మీ పని అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా విస్తరిస్తుంది ఇప్పుడు నేను దీని ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నా ఉద్దేశ్యం ఏమిటంటే పని సమయం తగ్గుతుంది ఇది మీకు కొంత ఒత్తిడిని ఇస్తుంది పని సమయం విస్తరించినప్పుడు అది ఇవ్వదు మీరు దానిని చివరి నిమిషం వరకు నెట్టివేసి ఆపై మళ్లీ కొంత ఒత్తిడిని పెంచుకుంటే తప్ప మీరు చాలా ఒత్తిడికి గురవుతారు కానీ మరోవైపు పని సమయం తగ్గితే అది మీకు కొంత ఒత్తిడిని ఇస్తుంది మీరు సకాలంలో పనిచేయడానికి ఒత్తిడి సానుకూలంగా ఉంటుంది అది లేకుండా మీరు ఏమీ చేయలేరు భౌతిక శాస్త్రంలో కూడా ఇది కదలిక లేకుండా ఉన్న ఒక వస్తువు కాబట్టి అది జడత్వ స్థితిల ఉంటుంది అది జడత్వ స్థితిలో కొనసాగుతుందని మీకు తెలుస్తుంది మరేదైనా వస్తువు కలయికలోకి వస్తే తప్ప ఏదో వచ్చి దానిని నెట్టివేస్తుంది కాబట్టి జడత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మిమ్మల్ని ప్రవాహంలోకి తీసుకురావడానికి ఒత్తిడి అవసరం ఇప్పుడు మీరు ప్రవాహంలోకి రావడానికి అవసరమైన ఈ రకమైన ఒత్తిడిని మనం మంచి ఒత్తిడి లేదా యూస్ట్రెస్ అని పిలుస్తాము కాబట్టి యు వాస్తవానికి మంచి కి మరొక ఉపసర్గ ఆపై ఇది మంచి ఒత్తిడిని సూచిస్తుంది కాబట్టి ఒత్తిడి కూడా మంచిది కావచ్చు అప్పుడు అది సానుకూలంగా ఉంటుంది నేను చెప్పినట్లుగా మీరు ఒత్తిడికి గురవుతున్నా మంచి లేదా చెడు అయినా మీరు ఆ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడల్లా పోరాటం లేదా ఫైట్ రకమైన పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి శరీరం ప్రతిస్పందించాలి ఎదుర్కోవాలి పోరాడాలి లేదా పరిస్థితి నుండి పారిపోవాలి ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ శరీరం అడ్రినాలిన్ను పంప్ చేస్తుంది కాబట్టి ఇది మీ శరీరంలో ఉత్పత్తి చేసే ఆ హార్మోన్ను స్రవిస్తుంది మరియు మీరు పూర్తి చేయని పనికి అదనపు శక్తిని ఇస్తుంది అంటే మీ శక్తిని పెంచే ఆ హార్మోన్ల స్రావం చేయడానికి ఒత్తిడి అవసరం మీరు దాని నుండి పారిపోవాలనుకున్నా లేదా మీరు చేయాలనుకున్నా కాబట్టి మీరు పోరాడాలనుకున్నా లేదా పారిపోవాలనుకున్నా రెండు విధాలుగా ఇది మీకు సహాయపడుతుంది కానీ స్పష్టంగా ఈ సందర్భంలో మీరు పారిపోవడానికి బదులు పోరాటాన్ని ఎంచుకోవాలని మీకు తెలుసు మీ పనిలో సంకల్పంపై దృష్టి కేంద్రీకరించేలా చేయడానికి కూడా ఒత్తిడి మీకు సహాయపడుతుంది కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉంటే ఓహ్ నేను కొంతకాలం పరధ్యానంలో ఉండగలనని నేను కొంతకాలం టీవీ చూడగలనని మీకు అనిపిస్తుంది కానీ గడువును పూర్తి చేసే విషయంలో ఒత్తిడి ఉన్నప్పుడు మీరు మరింత దృష్టి కేంద్రీకరించి నిశ్చయంగా ఉంటారు 11 వ గంట అనేది చివరి క్షణంలో పని చేయడాన్ని సూచించే భాష మీరు 11వ గంటలో ప్రావీణ్యులు అంటే మీరు చివరి నిమిషంలో పని చేయడంలో నిపుణులు ఇంకా ఉత్తమంగా పని చేస్తున్నారు ఆపై చివరి క్షణంలో ఒత్తిడిలో పని చేసి ఆపై వారు సాధించాలనుకునే వ్యక్తులు ఉన్నారు తమ శక్తిని వెచ్చించడం ద్వారా కానీ వారందరూ ఆ ఒత్తిడిలో కూడా ఆ ఒత్తిడిలో కూడా సమస్యను పరిష్కరించడానికి సృజనాత్మక మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు మరియు ఈ మంచి ఒత్తిడి ఈ యూస్ట్రెస్ మనం పీక్ ఎక్స్పీరియన్స్ అని పిలిచే శిఖరాలను అనుభవించేలా చేయడానికి కూడా సహాయపడుతుంది ఉదాహరణకు మీరు ఎలాంటి మంచి ఒత్తిడిని అనుభవిస్తున్నారో ఒక విదేశీ దేశంలో మెరుగైన ఉద్యోగం వంటి కేసును తీసుకోండి మీరు ఎల్లప్పుడూ యుకె లో ఉద్యోగం కోసం కలలు కంటున్నారు ఆపై మీకు అది వచ్చింది కాబట్టి మీరు వెళ్తున్నారు ఇప్పుడు అది కూడా మీకు ఒత్తిడిని ఇస్తుంది మీరు వీసా పొందాలి మీరు మంచి స్థలాన్ని కనుగొనాలిమీరు మంచి ఆహారాన్ని కనుగొనాలి మీరు వంట నేర్చుకోవాలి మీరు మంచి స్నేహితులను ఎంచు కోవాలి మీరు కొత్త వాతావరణంలో గుడ్ ఇంప్రెషన్ వేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఒత్తిడి కానీ ఇది యూస్ట్రెస్ ఇది సానుకూలమైనది పెళ్లి చేసుకోవడం సానుకూలమైనది కానీ వివాహం వరకు వివాహం తరువాత నేను కొత్త వ్యక్తితో ఎలా ఉంటాను కొత్త వాతావరణంలో ఎలా ఉంటాను కాబట్టి ఈ విషయాలన్నీ మీకు ఒక రకమైన ఒత్తిడిని ఇస్తున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే ఏదైనా సవాలు చేసే లక్ష్యాన్ని సాధించడం మీకు ఒక రకమైన సానుకూల ఒత్తిడిని ఇస్తుంది మరియు ముఖ్యంగా మీరు సవాలును ఎంచుకున్నట్లయితే ఆపై మీరు దానిని మీ జీవితం మరియు వృత్తిలో భాగంగా పరిగణించినట్లయితే ఇప్పుడు చెడు ఒత్తిడి మీకు బాధను కలిగిస్తుంది ఇప్పుడు చెడు ఒత్తిడి ఏమి చేస్తుంది చెడు ఒత్తిడి మీకు కోపం తెస్తుందనే భయాన్ని కలిగిస్తుంది అది మీకు భయాన్ని కలిగిస్తుందిఇది మీకు ఆందోళన కలిగిస్తుంది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మీ శరీరం లేదా మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు చెడు ఒత్తిడితో మీరు చివరి నిమిషంలో పని చేస్తే హేస్ట్ మేక్స్ వే స్ట్ చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది మరియు కొన్నిసార్లు దానిని పూర్తి చేయడానికి అంచనా వేసిన సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంది మరియు ముఖ్యంగా మీరు మరింత ఎక్కువ ఒత్తిడిని పొందుతారు ఒక పనిని అసంపూర్ణంగా వదిలేయడం లేదా అసంపూర్ణమైన పనిని సమర్పించే ప్రమాదం కూడా మీకు అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మీకు నిజంగా ఎలా వ్యవహరించాలో తెలియదు మెదడు అది కేవలం ఒక రకమైన ప్రేరణగా మారిందని అనుకోవడం లేదు ఆపై మీరు ప్రారంభిస్తారని నేను చెప్పినట్లుగా ఈ రకమైన ఒత్తిడి కూడా దినచర్యకు మళ్లీ భంగం కలిగించవచ్చు ఎక్కువ తినడం లేదా మీరు అపరిమితంగా జంక్ ఫుడ్ తింటారు ఆపై మీరు నిద్రలో కూడా చాలా భంగం పొందుతారు మొత్తం మీద అన్ రెగ్యులేటెడ్ స్ట్రెస్ మానసిక మాంద్యం మరియు ఇతర మానసిక సమస్యలకు దారితీస్తాయి ప్రజలు చాలా ఒత్తిడికి గురైనందున ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు రక్తపోటు పెరుగుదల గుండెపోటు స్ట్రోక్ పైల్స్ అల్సర్ క్యాన్సర్ మొదలైన శారీరక అనారోగ్యం అన్నీ చెడు ఒత్తిడి కారణంగా సంభవించవచ్చు ఇప్పుడు రాబోయే ఉపన్యాసంలో మనం దీన్ని ఎలా నిర్వహించగలమో చూడటానికి ప్రయత్నిస్తాము నేను ఈ క్లాస్ ముగించే ముందు నేను రెండు మంచి ఆలోచనలతో ముగించాలనుకుంటున్నాను ఒకటి హాన్స్ సెలీ ఎత్తి చూపినట్లుగా ఇట్ ఇస్ నాట్ స్ట్రెస్ దట్ కిల్స్ అస్ ఇట్ ఇస్ అవర్ రియాక్షన్ టు ఇట్ "It is not stress that kills us it is our reaction to it " కాబట్టి దీన్ని ఎలా నిర్వహించవచ్చో చూద్దాం మరియు మరొక ఆలోచన ఏమిటంటే ఒత్తిడికి ప్రధాన కారణం నిజమైన స్వభావాన్ని కనుగొనలేకపోవడం డిస్కవర్ యువర్ గిఫ్ట్స్ ఫాలో థెం అండ్ యు విల్ నెవెర్ ఫీల్ స్ట్రెస్డ్ ధన్యవాదాలు నేను తిరిగి వస్తాను ఆపై మనం స్ట్రెస్ ని ఎలా నియంత్రించవచ్చనే దాని గురించి చర్చిస్తాము మరియు రాబోయే ఉపన్యాసంలో మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీరు ఒత్తిడిని ఎలా ఉపయోగించవచ్చు